మునుపటి ఉపన్యాసంలో IoT లేదా IIoT యొక్క గుండె అయిన కీ టెక్నాలజీలను చూశాము ఇది ప్రాథమికంగా సెన్సింగ్ మరియు యాక్చుయేషన్ సెన్సార్లు అది పనిచేస్తున్న పర్యావరణ లక్షణాలలో కొన్ని భౌతిక మార్పులను గ్రహించగలవు ఉష్ణోగ్రత సెన్సార్ చూద్దాం ఉష్ణోగ్రత సెన్సార్ అది పనిచేస్తున్న పర్యావరణం యొక్క ఉష్ణోగ్రత లక్షణాలలో మార్పులను గ్రహించగలదు సెన్సార్ గ్రహించిన డేటాను ప్రసారం చేయడానికి వేర్వేరు కమ్యూనికేషన్ ప్రోటోకాల్లు ఉపయోగించబడతాయి కాబట్టి కనెక్టివిటీ అనేది బాటమ్ లైన్ విభిన్న కనెక్టివిటీ టెక్నాలజీలు IoT సందర్భంలో చర్చించబడిన సాధారణంగా IIoT కి కూడా వర్తిస్తాయి ఇవి సాధారణంగా IoT కోసం ఉపయోగించే కొన్ని కమ్యూనికేషన్ ప్రోటోకాల్లు మొదటిది IEEE 802 4 ప్రమాణం అప్పుడు మీకు జిగ్బీ 6LoWPAN వంటి విభిన్న Wireless HART Z Wave ISA 100 Bluetooth NFC and RFID ప్రోటోకాల్లు ఉన్నాయి

4 IEEE ప్రమాణం IoT లో కనెక్టివిటీ ప్రయోజనాల కోసం ఎక్కువగా ఉపయోగించబడుతుంది మరింత ప్రాసెసింగ్ కోసం గ్రహించిన డేటా నెట్వర్క్ ద్వారా రిమోట్ పరికరానికి పంపబడుతుంది మరియు ఆ ప్రాసెసింగ్ ఆధారంగా మళ్ళీ ఆ సిగ్నల్ను ఆ ప్రాసెసర్ నుండి రిమోట్ యాక్యుయేటర్కు పంపాలి ఇది గది యొక్క లైట్లను ఆన్ చేసే కొన్ని యాక్చుయేషన్ చేస్తుంది ల్యాప్టాప్ లేదా మీకు తెలిసిన ప్రాసెసర్ లేదా ఏదైనా చెప్పండి కాబట్టి యాక్చుయేటర్కు పంపించడానికి కొన్ని సిగ్నల్ అవసరం కావచ్చు మేము ఇక్కడ ఉపయోగించబడే ఈ విభిన్న ప్రోటోకాల్ల గురించి మాట్లాడుతున్నాము మరియు IETE 802 4 అనేది IoT లో కనెక్టివిటీని అందించడానికి చాలా విస్తృతంగా ఉపయోగించే ప్రమాణాలు 15 4 ప్రాథమికంగా వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ల వంటి నెట్వర్క్ల కోసం ఉపయోగించాల్సిన ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది వ్యక్తిగత ప్రాంత నెట్వర్క్లు ఎలా ఉపయోగించబడుతుందో నిర్వచిస్తుంది భౌతిక పొర కమ్యూనికేషన్ జరగబోయే ఫ్రీక్వెన్సీ బ్యాండ్ మరియు ట్రాన్స్మిషన్ పవర్ మాడ్యులేషన్ స్కీమ్ వంటి వాటిని నిర్వచిస్తుంది మరోవైపు MAC లేయర్ వేర్వేరు పరికరాల గురించి కమ్యూనికేషన్ కోసం మాధ్యమం ఏ ప్రోటోకాల్ ఉపయోగించబోతోంది అవి ఎలా పంపబోతున్నాయి ఎప్పుడు పంపించబోతున్నాయి మరియు అనుసరించబోయే నియమం ఏమిటి ఏమిటి అది చర్చిస్తుంది డేటా లింక్ లేయర్లోని PDUలుగా ఉన్న ఫ్రేమ్లు పంపబడతాయి మరియు ఫ్రేమ్ల ప్రవాహాలను నిర్వహించాలి 4 ప్రమాణం సాధారణంగా తక్కువ శక్తి తక్కువ ఖర్చు తక్కువ వేగం అవసరాలు ఉన్న కమ్యూనికేషన్లో ఉపయోగం కోసం ఉద్దేశించబడింది సాధారణంగా 75 మీటర్ల కంటే తక్కువ 10 నుండి 75 మీటర్ల వరకు వేరు చేయబడిన పరికరాల మధ్య కమ్యూనికేషన్ కానీ వేర్వేరు ఆపరేటింగ్ పరిస్థితులు వేర్వేరు పరిధులకు దారితీస్తాయని మీకు తెలుసు డిఎస్ఎస్ఎస్ అందిస్తుంది IoT వ్యవస్థలు సాధారణంగా noisy వాతావరణంలో మరియు interference ఉన్న చోట జోక్యం చేసుకుంటాయి అందువల్ల DSSS ఒక రకమైన కొడీకరించు పథకం ఈ noisy లక్షణాలను ప్రదర్శించే ఈ రకమైన ఛానెల్లలో సమాచారాన్ని పంపడం మంచిది PSK మాడ్యులేషన్ అని పిలువబడే phase shift కీయింగ్ మాడ్యులేషన్ను DSSS ఉపయోగిస్తుంది Phase shift కీయింగ్ మాడ్యులేషన్ సమాచారం మరియు దాని యొక్క విభిన్న వైవిధ్యాలను ఎన్కోడ్ చేస్తుంది మొదటిది BPSK మాడ్యులేషన్ బైనరీ ఫేజ్ షిఫ్ట్ కీయింగ్ మరియు ఇది సాధారణంగా 20 నుండి 40 Kbps డేటా ట్రాన్స్మిషన్ రేటు కోసం ఉపయోగించబడుతుంది మరియు ఈ ప్రత్యేక ఫ్రీక్వెన్సీ బ్యాండ్ 868 915 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో ఉపయోగించబడుతుంది మరొకటి ఉంది ఇది 2 4 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ కోసం ఉపయోగించబడుతుంది ఇది OQPSK ఆఫ్సెట్ క్వాడ్రేచర్ ఫేజ్ షిఫ్ట్ కీయింగ్ 250 kbps అధిక డేటా ట్రాన్స్మిషన్ రేటును అందిస్తుంది కాబట్టి ఈ BPSK 20 నుండి 40 kbps మరియు OQPSK 2 4 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో 250 kbps అధిక డేటా రేటును అందిస్తుంది DSSS అనేది noisy మరియు interference తట్టుకోగల ప్రమాణం కాబట్టి చివరికి DSSS లింక్ విశ్వసనీయతను అందిస్తుంది లింక్ విశ్వసనీయత అంటే మీరు పంపేది విశ్వసనీయంగా ఉందని మరియు ఇది గమ్యం అని నిర్ధారించుకోవాలి ఇవి 802 4 యొక్క కొన్ని లక్షణాలు ఇది దృష్టి రేఖలో కలిగి ఉంటే మరియు 802 4 అవసరం ఉంటే అది ఉపయోగించబడుతుంది ఎందుకంటే ఇది తక్కువ శక్తితో వ్యవస్థల్లో పనిచేయవలసి ఉంటుంది అందువల్ల తక్కువ డ్యూటీ చక్రం ఉత్పత్తి లేదా ఉపయోగించాల్సిన అవసరం ఉన్న ప్రసార వ్యవస్థలలో ఇది ఉపయోగించబడుతుంది తక్కువ డ్యూటీ చక్రం అంటే తక్కువ సమయం వరకు సెన్సార్ చురుకుగా ఉంటుంది ఎందుకంటే ఇది విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఈ రకమైన వాతావరణంలో 802 4 ఉపయోగపడుతుంది సాధారణంగా ఉపయోగించే టోపోలాజీలు నెట్వర్క్ టోపోలాజీలు పీర్ టు పీర్ టోపోలాజీ మరియు స్టార్ టోపోలాజీ 15 4 యొక్క ప్రాథమిక వెర్షన్ 2003 వెర్షన్ ఇక్కడ మాడ్యులేషన్ స్కీమ్ మరియు డేటా రేట్లు వేర్వేరు ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల కోసం 868 915 మెగాహెర్ట్జ్ మరియు 2 4 గిగాహెర్ట్జ్గా నిర్ణయించబడ్డాయి 2006 లో తరువాతి వేరియంట్ వచ్చింది దీనిని 802 4 బి అని పిలుస్తారు ఇది మునుపటి సంస్కరణతో పోలిస్తే అధిక డేటా రేట్లను అందిస్తుంది మనకు తదుపరిది 802 4a ఉంది ఇది శ్రేణి సామర్థ్యాన్ని పెంచడం గురించి మాట్లాడుతుంది కనెక్టివిటీ మరియు కమ్యూనికేషన్ అందించడానికి చైనాలో 780 మెగాహెర్ట్జ్ బ్యాండ్ను ఉపయోగించడం గురించి మాట్లాడే 802 4 సి వచ్చింది కాబట్టి ఇది ప్రాథమికంగా డేటా రేటు 250 kbps తో డేటా ట్రాన్స్మిషన్ కోసం O QPSK లేదా MPSK బహుళ దశ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్ విధానాలను ఉపయోగిస్తుంది IEEE 802 4d జపాన్లో 980 మెగాహెర్ట్జ్ బ్యాండ్ కమ్యూనికేషన్ను అందిస్తుంది మరియు ఇది వివిధ డేటా రేట్లతో GFSK మరియు BPSK ని ఉపయోగిస్తుంది ఇ వేరియంట్ కాబట్టి ఇవి 802 15 4 యొక్క విభిన్న రకాలు జిగ్బీ ప్రోటోకాల్ వంటి విభిన్న ప్రోటోకాల్స్ ఉన్నాయి ఇవి ప్రధానంగా 802 15 4 పై ఆధారపడి ఉంటాయి జిగ్బీ ప్రోటోకాల్ IoT కనెక్టివిటీని అందించడానికి మీడియం రేంజ్ కమ్యూనికేషన్ కోసం ఒక ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది ఇది భౌతిక పొరను పనిచేస్తుంది 868 మెగాహెర్ట్జ్ 902 నుండి 928 మెగాహెర్ట్జ్ మరియు 2 4 గిగాహెర్ట్జ్ జిగ్బీలోని తక్కువ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు BPSK ని ఉపయోగిస్తాయి 2 4 గిగాహెర్ట్జ్ బ్యాండ్ OQPSK ఆఫ్సెట్ QPSK ను ఉపయోగిస్తుంది ఆపై డేటా బదిలీ 128 బైట్ల ప్యాకెట్ పరిమాణంలో జరుగుతుంది కాబట్టి జిగ్బీలోని ఈ ప్యాకెట్ పరిమాణం ప్రతి ఒక్కటి సాధారణంగా 128 బైట్లు మరియు గరిష్టంగా అనుమతించబడిన పేలోడ్ 104 బైట్లు ప్రసార స్వభావం తప్పనిసరిగా లైన్ ఆఫ్ sight ప్రసారం 10 నుండి 70 మీటర్లు జిగ్బీ ప్రాథమికంగా రిలే అనే భావన సహాయంతో ఎక్కువ దూరాలకు ప్యాకెట్ ప్రసారానికి సహాయపడుతుంది ఒక జిగ్బీ పరికరం ఒక ప్యాకెట్ను అందుకుంటుంది డేటా ప్యాకెట్ను దాని పొరుగువారికి పంపుతుంది మరియు మూలం నుండి మల్టీ హబ్ ప్రాసెస్ ద్వారా గమ్యం నోడ్ వద్ద స్వీకరించబడుతుంది జిగ్బీ రిలేయింగ్ భావనకు మద్దతు ఇస్తుంది వాస్తవంగా కమ్యూనికేషన్ పరిధిని పెంచవచ్చు జిగ్బీ మాడ్యూల్కు తక్కువ విద్యుత్ కమ్యూనికేషన్ను సుమారు1 మెగావాట్ల అందిస్తుంది మరియు ఇది అనువర్తన యోగ్య చక్రం తక్కువ డేటా రేట్లు 20 నుండి 250 కెబిపిఎస్ తక్కువ కవరేజ్ నిష్పత్తి 10 నుండి 100 మీటర్లు మరియు వంటి వివిధ లక్షణాలను కలిగి ఉంది జిగ్బీ స్టార్ టోపోలాజీ పి 2 పి క్లస్టర్ ట్రీ టోపోలాజీ మరియు మెష్ టోపోలాజీ మరియు మెష్ వంటి విభిన్న నెట్వర్క్ టోపోలాజీలకు మద్దతు ఇస్తుంది జిగ్బీ ప్రోటోకాల్ మూడు రకాల నోడ్లను నిర్వచిస్తుంది కోఆర్డినేటర్ నోడ్ రౌటర్ నోడ్ మరియు ఎండ్ డివైజెస్ నెట్వర్క్ యొక్క ప్రారంభించడం నిర్వహించడం మరియు నియంత్రించడం వంటి సమస్యలను సమన్వయకర్త చూసుకుంటాడు నెట్వర్క్కు సాధారణంగా ఒక నియంత్రిక ఉంటుంది అందుకున్న డేటా ప్యాకెట్లను ప్రసారం చేయడానికి మల్టీ హాప్ రౌటింగ్ కోసం సాధారణంగా ఉపయోగించే రౌటర్లు ఉన్నాయి తుది పరికరాలు డేటాను స్వీకరించేవి ఇవి మరింత రౌటింగ్కు దోహదం చేయవు ఉపయోగించిన టోపోలాజీ స్టార్ టోపోలాజీ మరియు ఒక సమన్వయకర్త సున్నా లేదా అంతకంటే ఎక్కువ ముగింపు పరికరాలు ఉన్నాయి మెష్ మరియు ట్రీ టోపోలాజీలను ఉపయోగిస్తే అనేక రౌటర్లు మరియు ఎండ్ పరికరాలను నిర్వహించే ఒక సమన్వయకర్త ఉన్నారు క్లస్టర్ ట్రీ నెట్వర్క్ టోపోలాజీలోని ప్రతి క్లస్టర్లో అనేక leaf నోడ్ల ద్వారా సమన్వయకర్త ఉంటుంది కాబట్టి కొంత క్లస్టర్ ఉంది మరియు ఒక చెట్టు రకమైన నిర్మాణం ఉంది సమన్వయకర్తలు మొత్తం నెట్వర్క్ను ప్రారంభించే పేరెంట్ కోఆర్డినేటర్తో అనుసంధానించబడ్డారు జిగ్బీ ప్రమాణం రెండు వేరియంట్లలో వస్తుంది రెగ్యులర్ జిగ్బీ మరియు ప్రో వేరియంట్ ప్రో ఆకర్షణీయంగా ఉంది ఎందుకంటే ఇది మీకు స్కేలబిలిటీ సమస్యలను తెలుసుకుంటుంది జిగ్బీ ప్రో మెరుగైన భద్రతను అందిస్తుంది మెరుగైన పనితీరు అనేక రౌటింగ్ పథకాన్ని ఉపయోగిస్తుంది జిగ్బీలో భౌతిక తరువాత MAC SSCS LLC మరియు నెట్వర్క్ లేయర్ వంటి విభిన్న పొరలను కలిగి ఉంటాయి సాంప్రదాయ OSI ఇంటర్నెట్ కోసం ఉపయోగించబడుతుంది భౌతిక పొర డేటా లింక్ పొరను అప్లికేషన్ వరకు కలిగి ఉంటుంది 6LoWPAN సంఖ్యా విలువతో ప్రారంభమయ్యే ప్రోటోకాల్ పేరు సంఖ్యా విలువతో ఈ 6 ఏమిటి అని మీరు ఆశ్చర్యపోతున్నారు 6 అంటే IPv6 లోని 6 అక్షరం 6LoWPAN వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ల ద్వారా IPv6 వాడకం గురించి పర్సనల్ ఏరియా నెట్వర్క్ వైర్లెస్ ఒకటి మరియు తక్కువ శక్తి ఉంది ఇది 6LoWPAN తక్కువ శక్తినిచ్చే నెట్వర్క్లలో IPv6 ప్యాకెట్ ప్రసారాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది 6LoWPAN రెండు పౌన పున్యాల వద్ద పనిచేస్తుంది ఒకటి 240 క్షమించండి 2400 నుండి 2483 5 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుతుంది మరియు మరొకటి ఉత్తర అమెరికాలో ఉంది ఇది 902 నుండి 929 మెగాహెర్ట్జ్ బ్యాండ్ unslotted చేయని CSMA CA MAC ప్రోటోకాల్ మోడ్లో IEEE 802 4 ప్రమాణం 6LoWPAN 802 15 4 దిగువ పొర వ్యవస్థలో డేటా ఆకృతిని సరిపోయేలా మారుస్తుంది IPv6 లో ప్రాథమికంగా 1280 బైట్ల MTU ఉంటుంది అయితే 802 15 4 127 బైట్ల వరకు ప్యాకెట్ పరిమాణాన్ని అనుమతిస్తుంది అందువల్ల పెద్ద అసమతుల్యత ఉంది IPv6 మరియు 802 15 4 ద్వారా 1280 అనుమతించబడుతుంది ఇది 127 బైట్లను మాత్రమే అనుమతిస్తుంది MAC మరియు నెట్వర్క్ లేయర్ మధ్య ప్రవేశపెట్టిన అనుసరణ పొర అని పిలువబడే పొర సహాయంతో దీనిని సాధించవచ్చు ఇది ప్యాకెట్ ఫ్రాగ్మెంటేషన్కు సహాయపడుతుంది ఫ్రాగ్మెంటేషన్ చేయవలసి ఉంది ఎందుకంటే 1280 మరియు 127 పరిమాణాలలో అసమతుల్యత ఉంది ఈ అనుసరణ పొర హెడర్ యొక్క కుదింపు డేటా లింక్ పొర యొక్క రూటింగ్ వంటి కొన్ని ఇతర విషయాలలో సహాయపడుతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన అనుసరణ పొర సహాయంతో డేటా లింక్ పొర పైన ఉన్న రౌటింగ్కు రౌటింగ్ సహాయం చేస్తుంది కాబట్టి IEEE 802 4 ఫ్రేమ్లోకి చెక్కుచెదరకుండా ఉన్న IPv6 ప్యాకెట్ను అమర్చడానికి ఫ్రాగ్మెంటేషన్ అవసరం కాబట్టి ఈ ఫ్రాగ్మెంటేషన్ హెడర్ 2048 బైట్ల ప్యాకెట్ పరిమాణాన్ని అనుమతిస్తుంది ఫ్రాగ్మెంటేషన్ మరియు 128 బైట్లను తిరిగి కలపడం ద్వారా IPv6 ఫ్రేమ్లు 802 4 రేడియో ఛానెల్లో అనేక చిన్న శకలాలుగా ప్రసారం చేయబడతాయి IPv6 6LoWPAN ప్రోటోకాల్ను చూసుకుంటుంది అనుసరణ పొర ప్రాథమికంగా ఫ్రాగ్మెంటేషన్ మరియు తిరిగి కలపడం రెండింటినీ జాగ్రత్తగా చూసుకుంటుంది హెడర్ కంప్రెషన్ ట్రాన్స్మిషన్ ఓవర్ హెడ్ను తగ్గిస్తుంది మరియు పేలోడ్ యొక్క సమర్థవంతమైన ప్రసారాన్ని అనుమతిస్తుంది కాబట్టి IPv6 చిరునామాలు 6LoWPAN లో రెండు రకాలుగా కుదించబడతాయి 8 బైట్ UDP హెడర్ మరియు 40 బైట్ IPv6 హెడర్ 6LoWPAN లో DHCP ఉపయోగించబడదు డేటా లింక్ లేయర్ రౌటింగ్ రెండు పథకాలుగా వర్గీకరించబడింది ఒకటి మెష్ దీని కింద లింక్ ప్యాకర్లను డేటా ప్యాకెట్లను ఫార్వార్డ్ చేయడానికి ఉపయోగించుకుంటుంది మరియు మరొకటి మార్గం కాబట్టి రూట్ ఓవర్ నెట్వర్క్ లేయర్ IP చిరునామాను ఉపయోగించుకుంటుంది మరో విషయం చూద్దాం ఈ AES 128 లింక్ లేయర్ భద్రత ఉపయోగించబడుతుంది భౌతిక పొర తరువాత MAC పొర 6LoWPAN అయిన అనుసరణ పొర ఉంచబడతాయి ఈ రౌటింగ్ కింద మెష్ విషయంలో వ్యత్యాసం అనుసరణ పొరలో జరుగుతుంది వైర్లెస్ HART ప్రోటోకాల్లు అయిన మరొక ప్రోటోకాల్ ముఖ్యంగా పారిశ్రామిక అనువర్తనాల కోసం ఉపయోగించబడుతుంది HART యొక్క పూర్తి రూపం హైవే అడ్రసబుల్ రిమోట్ ట్రాన్స్డ్యూసెర్ మరియు ఇది IEEE 802 4 ప్రమాణంపై ఆధారపడి ఉంటుంది ఇది 2 4 గిగాహెర్ట్జ్ ISM బ్యాండ్లో 250 kbps వరకు డేటా రేట్లను ఉపయోగిస్తుంది మరియు 11 నుండి 26 ఛానెల్లు ఉన్నాయి రెండు ప్రక్కనే ఉన్న ఛానెల్ల మధ్య 5 మెగాహెర్ట్జ్ అంతరం ఉంటుంది ఒకే ఛానెల్ను వరుసగా ఉపయోగించలేమని HART వైర్లెస్ ప్రోటోకాల్ తప్పనిసరి చేస్తుంది వైర్లెస్ HART యొక్క ఈ లక్షణాలు IEEE 802 15 4 ఆధారంగా DSSS ను ఉపయోగిస్తాయి వైర్లెస్ HART ప్రోటోకాల్ ఛానెల్ ప్యాకెట్ను పంపిన ప్రతిసారీ దాన్ని అనుసరిస్తుంది మరియు మాడ్యులేషన్ స్కీమ్ ఉపయోగించబడుతుంది OQPSK ఆఫ్సెట్ క్వాడ్రేచర్ phase షిఫ్ట్ కీయింగ్ మరియు ప్రసార శక్తి 10 dBm చుట్టూ ఉంటుంది

పేలోడ్ పరిమాణం 127 బైట్లు వంటి ఇతర లక్షణాలు ఉన్నాయి ఉపయోగించిన MAC ప్రోటోకాల్ TDMA ఘర్షణ రహిత మరియు నిర్ణయాత్మక కమ్యూనికేషన్ను అందించడానికి ఈ TDMA సాంకేతికత ఉపయోగించబడుతుంది కమ్యూనికేషన్ జరిగే వేర్వేరు సమయ స్లాట్లు ఉన్నాయి కాబట్టి ఢీకొనుట లేదు సెకనుకు వరుసగా 100 సమయ స్లాట్ల శ్రేణిని సూపర్ ఫ్రేమ్ అని పిలుస్తారు ఈ సూపర్ ఫ్రేమ్ కాన్సెప్ట్ చాలా ముఖ్యం పరికరాలు బహుళ సూపర్ ఫ్రేమ్లకు మద్దతు ఇస్తాయి ఇవి వేర్వేరు సమయ స్లాట్లను కలిగి ఉంటాయి బ్యాండ్విడ్త్ యొక్క డిమాండ్ ప్రకారం అదనపు సూపర్ ఫ్రేమ్లు ప్రారంభించబడతాయి మరియు నిలిపివేయబడతాయి ఏదైనా సందేశం కోసం కమ్యూనికేషన్ కేటాయించిన సమయ స్లాట్లో జరుగుతుంది కాబట్టి వైర్లెస్ HART ప్రాథమికంగా స్టార్ మరియు మెష్ టోపోలాజీలకు మద్దతు ఇస్తుంది వైర్లెస్ HART యొక్క ఈ లక్షణాలు కొన్ని మరియు పారిశ్రామిక అనువర్తనాలు వైర్లెస్ HART ఉపయోగం కోసం చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి ఇది IEEE 802 15 4 ప్రమాణంపై ఆధారపడి ఉంటుంది మరియు ఇది పారిశ్రామిక అనువర్తనాలకు చాలా ఆకర్షణీయమైన ప్రోటోకాల్ మీరు వైర్లెస్ HART మరియు ఇతర ప్రోటోకాల్లు మరియు ప్రామాణిక 802 4 గురించి మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఇవి కొన్ని సూచనలు ఈ ఉపన్యాసం ఈ ప్రోటోకాల్లను మాత్రమే మీకు పరిచయం చేస్తుంది కానీ మీరు తెలుసుకోవాలంటే ఈ రకమైన అవగాహన మీకు తదుపరి ఉపన్యాసాలతో ముందుకు సాగడానికి సరిపోతుంది అయితే మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్న ఈ సూచనలు కొన్ని జాబితా చేయబడ్డాయి వీటిని మీరు మరింత వివరంగా తెలుసుకోవచ్చు మరియు మరింత లోతుగా పొందవచ్చు మీకు అవసరమైతే ఒక అవగాహన ధన్యవాదాలు